ప్రొఫెసర్ బాలా హలో మరియు మా డిజైన్ థింకింగ్ మాడ్యూళ్ళకు తిరిగి స్వాగతం ఈ రోజు డిజైన్ థింకింగ్ చరిత్ర గురించి నేను మీకు కొంచెం చెప్పబోతున్నాను కాబట్టి మనం బహుశా చూసే డిజైన్ థింకింగ్ పాతది కాబట్టి నేను 60 ల గురించి ప్రస్తావిస్తాను కాని బహుశా మనం తరువాత రిజర్వ్ చేదాం కానీ ప్రస్తుతానికి నేను క్రియేటివ్ ఇంజనీరింగ్ను క్లుప్తంగా చెప్తాను దీనిని 50 వ దశకంలో జాన్ ఆర్నాల్డ్ అనే పెద్దమనిషి ఉండేవారు కాబట్టి అతను US లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బోధన చేస్తున్నారు అతను కంపెనీలకు ప్రొఫెసర్ మరియు కన్సల్టెంట్ కాబట్టి అతను క్రియేటివ్ ఇంజనీరింగ్ అని పిలువబడే ఈ కోర్సును నేర్పించాడు అక్కడ సృజనాత్మకత వాస్తవానికి తరగతి గది సెషన్ కావచ్చు క్రియేటివిటీ అనే మొత్తం ఆలోచనను పరిచయం చేశాడు ఇది తరగతి గది లోపల ఉత్పత్తి చేయవచ్చు ఇన్సైడ్ అర్ క్రీయేటెడ్ మొత్తం ప్రక్రియను అలా చేయవచ్చు కాబట్టి దీనికి ముందు ఇది ప్రతిభ లేని వ్యక్తుల కోసం గజిబిజి జుట్టు ఉన్న వ్యక్తుల కోసం మరియు బహుశా ప్రయోగశాల యొక్క చీకటి మూలల్లో ఉన్న వ్యక్తుల కోసం అవి క్రియేటివ్ రకాలు మీరు క్రియేటివిటీ అని చెప్పినప్పుడు మీరు దానితో అనుబంధం కలిగి ఉంటారు జాన్ ఆర్నాల్డ్ అడుగు వేసి హ్మ్ అది అలా ఉండకపోవచ్చు తరగతి గది వంటి నియంత్రిత వాతావరణంలో మనం వాస్తవానికి మొత్తం పునఃసృష్టి చేయవచ్చు కాబట్టి అతను దీనిని బోధించే ఇంజనీర్ మార్గాలను కలిగి ఉన్నాడు మరియు అతనికి ఇష్టమైన అంశం సైన్స్ ఫిక్షన్ కాబట్టి సైన్స్ ఫిక్షన్ విద్యార్థులకు పరిచయం చేయవలసిన గొప్ప అంశం ఎందుకంటే ఇది వారి ఉత్సుకతను మరియు ఈ రోజు నుండి 1000 సంవత్సరాల వరకు ఏమి జరగబోతోందో చెప్తుంది ఎవరికీ తెలియదు కానీ సాధ్యమయ్యే అన్ని రకాల వాస్తవాల గురించి ప్రజలు ఊహించుకోవడానికి ఇది ఒక గొప్ప సాధనం కాబట్టి అతను నిజంగా తనకు తెలియని ఈ విషయాన్ని ఉపయోగించాడు ఒకవేళ మీరు ఎవరినైనా ఆలోచించమని అడిగితే మీకు ఎవరో తెలుసా అనుకోండి నేను భారతదేశంలో ఉన్నాను మరియు నేను చెప్తున్నాను భారతదేశంలో కాకుండా ఇతర వ్యక్తుల గురించి ఆలోచించవద్దు కానీ వారి కోణం నుండి ఆలోచించండి ఇటలీలో ప్రజలు అనుకోండి ఉదాహరణకు ప్రజలు కొంచెం కష్టంగా భావిస్తారు ఇక్కడ చెల్లుబాటు అయ్యే విషయాలు ఇటలీలో కూడా చెల్లుబాటు అవుతాయని వారు ఊహిస్తారు మరియు అందువల్ల వారు కొన్ని డిజైన్ తప్పులు డిజైన్ ఆలోచన పొరపాట్లు చేయవచ్చు కాబట్టి అతని విధానం జాన్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్John Professor Arnold's యొక్క విధానం ఏమిటంటే విద్యార్థులను తమ గురించి మరియు వారి స్వంత సందర్భం గురించి మాత్రమే ఆలోచించడం కాకుండా చాలా అనుసంధానించబడిన వారి గురించి కూడా ఆలోచిస్తారు కాబట్టి మీరు చూడబోయేదాన్ని అతను చాలా ముఖ్యమైన కేస్ స్టడీగా ఉపయోగించాడు ఆ సమయంలో ఆర్క్టురస్ IV అని పిలువబడే చాలా ప్రసిద్ధ కేస్ స్టడీ ఇప్పుడు ఈ కేసు అధ్యయనం యొక్క సంక్షిప్త చరిత్రను మీకు ఇవ్వాలంటే ఆర్క్టురస్ అనేది బూట్స్ అనే నక్షత్రరాశిలోని నక్షత్రం నేను ఉచ్చారణను తప్పుగా చెప్పవచ్చు కానీ మీరు దానిని చూడవచ్చు ఇది ఒక నక్షత్రం ఈ ప్రత్యేక నక్షత్రం భూమి నుండి 33 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కాంతి సంవత్సరం అనేది ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరం ఇది చాలా వేగంగా ప్రయాణిస్తుంది కాబట్టి ఒక సంవత్సరంలోనే ఇది చాలా కాలం మరియు 33 సంవత్సరాలు ప్రయాణిస్తుంది కాబట్టి మీరు ఈ రోజు భూమి నుండి సిగ్నల్ పంపినట్లయితే అది 33 సంవత్సరాల తరువాత అందుతుంది కాబట్టి అది భూమికి దూరంగా ఉంది కాబట్టి అది ఒక గ్రహం సూర్యుడి నుండి నాల్గవ గ్రహం ఆర్క్టురస్ సూర్యుడు కాదు ఆర్క్టురస్ ఊహించమని విద్యార్థులను కోరాడు అతను చెప్పాడు అక్కడ చిన్న నాగరికతను ఊహించుకోండి మరియు భవిష్యత్ భూమిలో ప్రజలు 1000 సంవత్సరాలు వారు అక్కడకు వెళ్లి అక్కడ ఒక వ్యాపారాన్ని స్థాపించడం ప్రారంభించండం కాబట్టి అతను MIT లేదా మసాచుసెట్స్ ఇంటర్ గల్గటిక్ ట్రావెల్ కంపెనీ అని పిలిచాడు కాబట్టి భవిష్యత్తులో 1000 సంవత్సరాలలో అతని కల్పిత సంస్థగా పిలిచే సంస్థ MIT కాబట్టి ఆ గ్రహాంతర వాసులు మన భూమి ప్రజలు నుండి చాలా భిన్నంగా ఉన్నారు కాబట్టి వారు ఉదాహరణకు వారు చెప్పారు అక్కడ గ్రహాంతర వాసులు మూడు వేళ్లు కలిగి ఉన్నారు కాబట్టి వారు మనలాంటి వారు కాదు ప్రతి చేతిలో ఐదు వేళ్లు ఉంటాయి కాబట్టి ప్రతి చేతి మూడు వేళ్లు వారికి మూడు కళ్ళు ఉన్నాయి కాబట్టి వాటిలో ఒకటి వాస్తవానికి ఎక్స్ కిరణాలను చూడవచ్చు కాబట్టి చాలా భిన్నమైనది అక్కడ వారు కలిగి ఉన్న వాతావరణం ఆక్సిజన్ రిచ్ కాదు మీథేన్ రిచ్ కాబట్టి అతను గ్రహాంతరవాసులను మెథానియన్స్ లేదా మెథానియన్స్ అని పిలిచాడు కాబట్టి వారు ఎర్త్లింగ్స్ నుండి చాలా భిన్నంగా ఉంటారు వారి ఉష్ణోగ్రత వారి సగటు వేసవి ఉష్ణోగ్రత 50 ° C మరియు శీతాకాలపు సగటు ఉష్ణోగ్రత 110 ° C కాబట్టి భూమికి చెల్లుబాటు అయ్యేది ఏదీ ఆర్క్టురస్కు IV Arcturus IV చెల్లుతుంది అలాగే గమనించవలసిన మరో విషయం ఏమిటంటే వారి గురుత్వాకర్షణ భూమి కంటే 11 రెట్లు ఎక్కువ కాబట్టి మీరు దూకడం ఇక్కడ 11 మీ అని అనుకోండి ఆ వ్యక్తి అక్కడ 1 మీ మాత్రమే దూకగలడు కాబట్టి గురుత్వాకర్షణలో కూడా ఒక రకమైన తేడా పారిశ్రామిక పరిణామం పరంగా వారు ర్యాంకింగ్ స్కేల్లో చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి కన్సల్టెంట్స్ ఆర్క్టురస్ IV కి వెళ్లి ప్రొఫెసర్ జాన్ ఆర్నాల్డ్ వ్యాఖ్యానించారు మనకు స్కూటర్ లాగా కనిపించే కొద్ది మంది వ్యక్తులు స్వంతం చేసుకున్నారని గుర్తించారు కాబట్టి అంతే వారి పరిణామాల స్థాయి కాబట్టి ఇప్పుడు ఏంటి ప్రొఫెసర్ ఆర్నాల్డ్ ఈ కేస్ స్టడీ సమయంలో చేసాడు లేదా ఈ కేస్ స్టడీ ఎందుకు విద్యార్థులు తమను తాము కాదు మరియు వారికి ఏది నిజం అని ఆలోచించేలా చేస్తారు కానీ పూర్తిగా భిన్నమైన వాతావరణంలో పూర్తిగా భిన్నమైన సంస్కృతిలో పూర్తిగా భిన్నమైన పర్యావరణ సెటప్లో చేస్తారు కాబట్టి డిజైన్ థింకింగ్ దృష్టి కేంద్రీకరించడం ఏమిటంటే మీరు సౌకర్యవంతంగా ఉన్న ప్రదేశం నుండి మిమ్మల్ని ఎత్తివేయడం ఇక్కడ మీరు ఊహలు వయస్సుకు చెల్లుబాటు కాని ప్రదేశాలకు చెల్లుబాటు అయ్యే ప్రదేశాలకు వేరే సంస్కృతికి విభిన్న పర్యావరణ అమరికకు ప్రతిదీ భిన్నంగా ఉంటుంది కాబట్టి ప్రొఫెసర్ ఆర్నాల్డ్ విద్యార్థులకు అలా చేయమని సూచించాడు మరియు విద్యార్థులు ఈ సవాలును స్వీకరించారు ఇది చాలా విజయవంతంగా ప్రచారం చేయబడింది మీకు తెలుసా ఆలోచనా వ్యాయామాల పరంగా ప్రయత్నం జరిగింది చాలా కంపెనీలు ఈ ఆలోచనను కొనుగోలు చేశాయి మరియు వాస్తవానికి ప్రొఫెసర్ ఆర్నాల్డ్ను తమ కంపెనీకి తీసుకువచ్చి హే మీరు మా ఉద్యోగులకు కూడా దీన్ని చేయగలరా కనుక ఇది ఎక్కువగా ఉంది అన్నారు విద్యార్థులు నిజంగా చేసిన కొన్ని విజయవంతమైన నమూనాలు వాటిలో ఒకటి నేను మీకు తెరపై చూపించబోతున్నాను దీన్ని ఎగ్గోమొబైల్ అంటారు కాబట్టి ఇది మెథానియన్లకు వ్యక్తిగత రవాణా కాబట్టి విద్యార్థులలో ఒకరు దీనిని రూపొందించారు ఇది మీడియా మరియు ప్రెస్లలో ప్రచారం చేయబడినప్పుడు ఇది చాలా ప్రాచుర్యం పొందింది ఇది చాలా వెలుపల సెట్ ఆలోచనా విధానం మీథానియన్స్ వారి పొడవాటి చేతులతో ఒక గుడ్డు వంటి నిర్మాణంలో అక్కడ కూర్చుండటం మీరు చూడవచ్చు వారి శరీరాకృతి భిన్నంగా ఉంటుంది ఎత్తు పోలిక కోసం మానవులు మరియు మీరు కూడా మానవుడిని చూడవచ్చు కాబట్టి టెర్రేనియన్లు రూపొందించినది ఇదే టెర్రేనియన్స్ అంటే భూమి నుండి వచ్చిన ప్రజలు మీథానియన్ల కోసం రూపొందించారు కాబట్టి ఈ విధమైన ఆలోచన విద్యార్థులలో చాలా సృజనాత్మకతకు దారితీసింది మరియు విద్యార్థులతో మీరు ఊహించే విధంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందింది మరియు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ సమానంగా క్రీడలు అతను ప్రవాహంతో వెళ్ళాడు ఇది 3 లేదా 4 రెట్లు సవరించబడింది మరియు పూర్తి కేస్ స్టడీతో ముందుకు వచ్చింది ఇప్పుడు ఆర్కైవ్ డాట్ ఆర్గ్లో అందుబాటులో ఉంది నేను జాబితా రిఫరెన్స్ జాబితాలో ఒక లింక్ను పెడతాను ప్రొఫెసర్ ఆర్నాల్డ్Prof Arnold's కుమారుడు జాన్ ఆర్నాల్డ్ జూనియర్ అతను దానిని ఆర్కైవ్ డాట్ ఆర్గ్లో ప్రచురించాడు తద్వారా ఇది ఈ కేస్ స్టడీని స్టెల్లర్ డిజైన్ థింకింగ్ ఎక్సర్సైజస్ లో ఒకటిగా సంరక్షిస్తుంది అది ఇప్పటికీ అందుబాటులో ఉంది మరియు మనందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి నేను దానిని మీకు చూపిస్తానని అనుకున్నాను ఇలాంటి ఇంకొకటి ఆర్క్టురస్ IV లో పండు వాస్తవానికి ఎలా పెరుగుతుంది మరియు అది ఎలా మొక్క అవుతుంది అనే దానిపై భూమి మరియు ఆర్క్టురస్ IV మధ్య కమ్యూనికేషన్ ఉందని ప్రొఫెసర్ ఆర్నాల్డ్ మనకు చూపించారు కాబట్టి మెథానియన్ల ఉపరితలంలో మొక్కలు ఎలా పెరుగుతాయి లేదా పండిస్తారు వాటి పండ్లు భూగర్భంలో పెరుగుతాయి మరియు మీరు ఇక్కడ అన్నీ చూడవచ్చు వారు ఎలా ఉంటారు అందువల్ల అతను చాలా వివరంగా మరియు వారి వాతావరణం ఎలా ఉంటుందో వివరిస్తూ వెళ్ళాడు కాబట్టి ఇది నిజ జీవితంలో విద్యార్థులు కూడా చేయాలనుకున్న ఒక రకమైన వివరాలు మరియు ఇది వారికి గొప్ప కేస్ స్టడీ ధన్యవాదాలు